కీవర్డ్లు కంప్రెసర్ హైడ్రాలిక్స్ న్యూమాటిక్స్ కంట్రోల్ సిస్టం ఫ్లో అండ్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ప్రెషర్ ఇన్లెట్ పోర్ట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ కంట్రోల్ యొక్క 29 వ పాఠానికి స్వాగతం ఈ రోజు మనం న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్స్ గురించి చర్చించటం ప్రారంభిస్తాము మరియు న్యూమాటిక్ ప్రిన్సిపుల్స్ ప్రధాన న్యూమాటిక్ సిస్టమ్ భాగాలు మరియు కొన్ని సాధారణ అప్లికేషన్స్ చర్చిస్తాము ఇంస్ట్రుక్షనల్ ఆబ్జెక్టివ్స్ కి వద్దాం పాఠం నేర్చుకున్న తరువాత మీరు న్యూమాటిక్ సిస్టమ్ యెక్క ప్రిన్సిపుల్స్ ఆపరేషన్ మరియు దాని ప్రయోజనాలను అర్థం చేసుకోగలరు మరియు న్యూమాటిక్ కంపోనెంట్స్ వివరించబడింది మరియు మొత్తం వ్యవస్థలో అవి ఏ పాత్రలు పోషిస్తాయో వివరించబడింది న్యూమాటిక్ కంప్రెషర్ల యొక్క ప్రధాన సాంకేతిక లక్షణాలు మరియు కోర్సు యొక్క ఆక్సిస్సోరీస్ మరియు డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ వివరించబడింది తద్వారా ఇది మొదట న్యూమాటిక్ కంట్రోల్సిస్టమ్ యొక్క ప్రాథమిక ఆలోచనను ఇస్తుంది కాబట్టి న్యుమాటిక్స్ అంటే ఏమిటి ఆక్స్ఫర్డ్ రిఫరెన్స్ డిక్షనరీని ద్వారా న్యూమాటిక్స్ అంటే ప్రెషర్ సమక్షంలో గాలి లేదా గ్యాస్ ఆపరేట్ చేయబడడం అని సూచిస్తుంది కాబట్టి మనకు ఇప్పటికే కొన్ని ఉపన్యాసాలు ఉన్నందున హైడ్రాలిక్స్ కంట్రోల్ లో అవి రెండూ ఫ్లూయిడ్ కంట్రోల్ సిస్టం యొక్క హైడ్రాలిక్స్ మరియు న్యూమాటిక్స్ ఇక్కడ ప్రెషర్ లో ఉన్న ద్రవం పని చేయడానికి ఉపయోగించబడుతుంది హైడ్రాలిక్స్లో ఈ ఫ్లూయిడ్ ఆయిల్ మరియు న్యుమాటిక్స్లో ఇది గాలి ఇది కంప్రెస్ చేయబడిన గాలి కాబట్టి కంప్రెస్ చేయబడిన గాలిని ఉపయోగించడంలో కొన్ని ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి న్యుమాటిక్స్ సిస్టమ్స్ యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏమిటంటే గాలి సేకరించడానికి మరియు ఎగ్జాస్ట్ చేయడానికి ఉచితం కాబట్టి మీరు దానిని కొనవలసిన అవసరం లేదు అందువల్ల ఇది చౌకగా ఉంటుంది మరియు ఇది వాతావరణంలోకి ఎగ్జాస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు రిటర్న్ ట్యూబింగ్ అవసరం లేదు కాబట్టి హైడ్రాలిక్స్ కోసం పని ప్రదేశానికి అనగా లోడ్ కి ద్రవాన్ని తీసుకువెళ్ళడానికి మీకు ఒక పైపు లేదా ట్యూబ్ అవసరమని మీరు చూస్తారు మరియు దానిని తీసుకురావడానికి మీకు మరొక పైపు లేదా ట్యూబ్ అవసరం ఇది న్యుమాటిక్ కు అవసరం లేదు ఎందుకంటే మీరు గాలిని ఉపయోగిస్తున్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది ఎందుకంటే మీరు పని ప్రదేశంలోనే వాతావరణానికి నేరుగా దాన్ని ఎగ్జాస్ట్ చేయవచ్చు మరియు అందువల్ల మీరు సగం ట్యూబ్ ఖర్చులను ఆదా చేస్తారు న్యూమాటిక్స్ సాధారణంగా చౌకగా మారడానికి మరొక కారణం ఉంది మీకు ఎలక్ట్రిక్ యాక్చుయేషన్ లేదా హైడ్రాలిక్ యాక్చుయేషన్ తెలుసు ఒక కారణం ఏమిటంటే న్యుమాటిక్స్లో కాంపోనెంట్స్ యొక్క ధర ప్రాథమికంగా కంప్రెసర్ అయిన ఎయిర్ హ్యాండ్లింగ్ పరికరాలు వాస్తవానికి అప్లికేషన్ మధ్య పంచుకోబడతాయి కాబట్టి మీరు ఒక ఫ్యాక్టరీలో ఒకదానికి వెళితే ఫ్యాక్టరీ టెల్కో చెప్పనివ్వండి మీరు టెల్కో యొక్క అసెంబ్లీ ప్లాంటుకు వెళితే అక్కడ అనేక ప్రదేశాలు ఉన్నాయని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ ప్రదేశాలలో ప్రతి ఒక్క చోటా వివిధ రకాల టూల్స్ ఉపయోగించబడుతున్నాయని మీరు కనుగొంటారు రెంచెస్ స్క్రూడ్రైవర్లను మీకు తెలిసినట్లుగా ఇప్పుడు ఈ టూల్స్ తో యూనిఫామ్ పనితీరును నిర్ధారించడానికి మరియు అలసిపోకుండా ఉండటానికి ఆపరేటర్ న్యుమాటిక్ టూల్స్ ఉపయోగిస్తారు కాబట్టి ప్రతి ఆపరేటర్ స్టేషన్లో వాస్తవానికి కొంత కంప్రెస్డ్ ఎయిర్ సరఫరా అనేక ప్రదేశాలలో పని చేయడానికి ఉపయోగిస్తున్నారు కానీ మీకు బహుశా ఒక పెద్ద కంప్రెసర్ మాత్రమే కావాలి ఆపై వేర్వేరు ప్రదేశాలకు ఈ కంప్రెస్డ్ గాలిని పంపుతారు కాబట్టి కంప్రెసర్ ఖర్చు వాస్తవానికి విభజించబడింది మరియు ఇది ఎలక్ట్రిక్ తో పోల్చితే ఇది మీకు చౌకైన సిస్టం ఎలక్ట్రిక్ లో అయితే మీరు ఈ ప్రదేశాలలో ప్రతిదానిలో ఒక మోటారును ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాలలో విస్తరించిన అనేక అప్లికేషన్స్ ఉన్న సందర్భాల్లో సాధారణంగా న్యుమాటిక్ సిస్టమ్స్ ధర చౌకగా మారుతుంది ఇప్పుడు న్యుమాటిక్ సిస్టమ్స్ యొక్క మరొక ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే ఎలక్ట్రిక్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మీకు ఎలక్ట్రిక్ స్పార్క్స్ వల్ల ఫైర్ జరిగే అవకాశం ఉంది మరియు హైడ్రాలిక్ ఆయిల్ పెట్రోలియం ఉత్పన్నాలు నిప్పు వలన కాలిపోయే ప్రమాదం ఉంటుంది న్యుమాటిక్ సిస్టమ్స్ అంతర్గతంగా సురక్షితంగా ఉంటాయి మరియు అందువల్ల తరచుగా పేలుడు పర్యావరణం లో ఉపయోగించడానికి ఇష్టపడతారు మీకు తెలుసు నేచురల్ గ్యాస్ ప్లాంట్ లలో ఇష్టపడతారు పేలుడు ప్రమాదం నుండి విముక్తి పొందటానికి న్యుమాటిక్ కంట్రోల్ సిస్టమ్స్ చాలా అప్లికేషన్ ఉంటుంది అదేవిధంగా నిర్వహణ సులభం వాస్తవానికి హైడ్రాలిక్ సిస్టమ్స్ లో ఆయిల్ లో లీక్ ఉంటే అది పెద్ద నిర్వహణ తలనొప్పి అప్పుడు మొదట మీరు ఖరీదైన ఆయిల్ ను కోల్పోతారు రెండవది సాధారణ పర్యావరణాన్ని సృష్టించడం ఒక సమస్య మూడవది దీనికి మండే స్వభావం ఉంటుంది అయితే న్యుమాటిక్ లో అక్కడ చిన్న చిన్న లీక్ లు ఉన్నా అవి ఒక రకమైన అనివార్యమైనవి ఒక లీక్ ఎల్లప్పుడూ ప్రెషర్ ని కోల్పోయేలా చేస్తుంది అందువల్ల కొంత శక్తిని కోల్పోతుంది ఆ లీక్ యొక్క పరిణామాలు తక్కువగా ఉంటాయి మరియు అందువల్ల నిర్వహణ అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు కాబట్టి నిర్వహణ సాధారణంగా కొద్దిగా సులభం మరోవైపు న్యుమాటిక్ సిస్టమ్స్ యొక్క డిస్అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఉదాహరణకు మొదట ఈ వ్యవస్థలు హైడ్రాలిక్స్ తో పోలిస్తే పనితీరులో నెమ్మదిగా ఉంటాయి వాటి పవర్ నిర్వహణ రేటింగ్లు కూడా సాధారణంగా నెమ్మదిగా ఉంటాయి మరియు అధునాతన కంట్రోల్స్ ప్రకారం అవి ఎలక్ట్రిక్ కంట్రోల్స్ కంటే తక్కువ కాబట్టి వీటి కారణంగా పరిశ్రమలో కంప్రెస్డ్ గాలిని ఉపయోగించేవారు ఉన్నారు మరియు వాటిలో కొన్ని న్యూమాటిక్ కంట్రోల్ వాల్వ్స్ మీకు తెలుసా కాబట్టి ప్రాథమికంగా ఇవి న్యూమాటికల్లి యాక్చువేటెడ్ కంట్రోల్ వాల్వ్స్ కాబట్టి మీకు పెద్ద వాల్వ్స్ ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయి ఇవి గాలిని ఉపయోగించి న్యూమాటికల్ గా పనిచేస్తాయి యాక్చుయేషన్ కోసం ఎయిర్ సిలిండర్లు అప్పుడు కొన్నిసార్లు మీకు డీజిల్ మరియు గ్యాస్ టర్బైన్ ఇంజన్లు డీజిల్ జనరేటర్లు కోసం ప్రారంభ గాలి అవసరం దాని కోసం మీకు కంప్రెస్డ్ గాలి అవసరం మీకు వివిధ రకాల టూల్స్ అవసరం కాబట్టి స్క్రూ డ్రైవింగ్ కోసం డ్రిల్లింగ్ కోసం పెయింట్ స్ప్రే మరియు క్లేమ్పింగ్ కోసం కాబట్టి ఇటువంటి కార్యకలాపాల కోసం తరచుగా కంప్రెస్డ్ ఎయిర్ టూల్స్ ఉపయోగిస్తారు కాబట్టి పరిశ్రమలో న్యూమాటిక్స్ యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి విలక్షణమైన న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్స్ బ్లాక్ డయాగ్రమ్ ఇలా ఉంటుంది మీకు గాలి లేదా గ్యాస్ యొక్క సోర్స్ అధిక ప్రెషర్ తో ఉంది ఈ సోర్స్ సాధారణంగా కంప్రెసర్ నుండి వస్తోంది ఆపై మీకు రెగ్యులేటర్ ఉంటుంది మరియు ఇది వాస్తవానికి ప్రెజర్ రెగ్యులేటర్ పరికరాలకు అవసరమయ్యే ప్రెజర్ వద్ద మీరు నిజంగా గ్యాస్ పొందుతారు అదేవిధంగా ఫీడ్బ్యాక్లు కూడా ఉండవచ్చు న్యూమాటిక్ సిగ్నల్ ఫీడ్బ్యాక్లు ఉండవచ్చు మీకు తెలుసు I నుండి P కన్వర్టర్లు కరెంట్ నుండి ప్రెజర్ కన్వర్టర్లకు కాబట్టి మీరు న్యూమాటిక్ ఫీడ్బ్యాక్ సిగ్నల్లను కలిగి ఉండవచ్చు వివిధ సెన్సార్లు ఆపై మీరు న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్ను కలిగి ఉంటారు మీకు వివిధ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ మరియు వివిధ న్యూమాటిక్ లాజిక్ వాల్వ్స్ మనము వాటిని తదుపరి పాఠంలో చూస్తాము ఇది న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్ మరియు ఈ రెగ్యులేటెడ్ గ్యాస్ సరఫరాను ఉపయోగించి యాక్చుయేషన్ సిగ్నల్ ఇవ్వబడుతుంది ఈ సందర్భంలో మేము చూపించిన అప్లికేషన్ ఒక వాల్వ్ యాక్యుయేటర్ ఇక్కడ ఈ వాల్వ్ వాస్తవానికి ఈ డయాఫ్రాగమ్ పై ప్రెషర్ ని ఉపయోగించి తరలించబడుతుంది కాబట్టి ఇది డయాఫ్రాగమ్ కాబట్టి ఈ ప్రెస్సురైజ్డ్ గ్యాస్ ను ఉపయోగించి మీరు ఈ క్యావిటీ లో ప్రెషర్ ని వర్తింపజేస్తారు కాబట్టి ఈ డయాఫ్రాగమ్ ప్రెషర్ లో ఉంటుంది అది క్రిందికి వస్తుంది మరియు ఇది ఇక్కడ వాల్వ్ను మూసివేస్తుంది కాబట్టి ఇది సాధారణంగా ఒక రకమైన స్కీమాటిక్ ఇది న్యూమాటిక్ కంట్రోల్ కోసం ఉపయోగించబడుతుంది మరియు వివిధ రకాల టెక్నాలజీస్ కు ఉపయోగించబడతాయి కాబట్టి మనము దానిని పరిశీలించబోతున్నాము కాబట్టి ఒక న్యూమాటిక్ సిస్టం లోని ప్రాథమిక అంశాలను ప్రాథమిక పరికరాలను చూద్దాం కాబట్టి మేము కంప్రెషర్ తో ప్రారంభిస్తాము కాబట్టి ఇది కంప్రెసర్ A తరువాత చెక్ వాల్వ్ B ఉంటుంది అక్క్యూమ్లేటార్ లేదా రేజర్వాయర్ యొక్క కంప్రెసర్ ఎయిర్ కలిగి ఉండడం రెస్పాన్స్ వేగాన్ని మెరుగుపరచడం న్యూమాటిక్ సిస్టం లో చాలా అవసరం మనము ఇది చర్చించబోతున్నాము ఆ తరువాత మీరు ఒక రకమైన వివిధ రకాల పరికరాలను కలిగి ఉండవచ్చు ఉదాహరణకు ఈ సందర్భంలో మేము డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ను మాత్రమే చూపించాము ఇది ఎయిర్ సిలిండర్ ను నడపడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇది చాలా విలక్షణమైన మరియు సరళమైన సిస్టం కానీ సాధారణంగా మీరు అనేక ఇతర పరికరాలను కలిగి ఉండవచ్చు మీరు ప్రెజర్ రెగ్యులేటర్లను కలిగి ఉండవచ్చు ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఈ సాధారణ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ కాకుండా వివిధ రకాల వాల్వ్స్ ఉండవచ్చు మీకు ఇక్కడ కంట్రోల్ సిస్టం ఎలెమెంట్స్ తెలుసు ఇది సాధారణంగా గ్యాస్ కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్ ఇది న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్ న్యూమాటిక్ కంట్రోల్ ఎలిమెంట్స్ మరియు చివరకు యాక్యుయేటర్ కాబట్టి ఇవి మూడు రకాలు న్యూమాటిక్ కంట్రోల్ లలో సాధారణంగా ఉపయోగించే పరికరాలు కాబట్టి A కంప్రెసర్ B చెక్ వాల్వ్ C అక్యుమ్యులేటర్ D డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ చివరకు E యాక్టివేట్ సిలిండర్ లేదా యాక్యుయేటర్ ఇప్పుడు సిస్టమ్ భాగాలలో కంప్రెసర్ అనేది ప్రెషర్ సోర్స్ కొన్నిసార్లు మీరు ఒక లీనియర్ ఎయిర్ సిలిండర్ కలిగి ఉండవచ్చు లేదా కొన్నిసార్లు మీరు న్యూమాటిక్ మోటారు రిజర్వాయర్ లేదా అక్యుమ్యులేటర్ కూడా కలిగి ఉండవచ్చు న్యూమాటిక్ సిస్టమ్ స్పందిస్తున్నందున రిజర్వాయర్ అక్యుమ్యులేటర్ చాలా అవసరం న్యూమాటిక్ సిస్టమ్ ప్రతిస్పందిస్తుంది ప్రబావితమవుతుంది అవుతుంది ఎందుకంటే మీరు సిలిండర్ ను తరలించాలని అనుకుందాం అప్పుడు మీరు దానిపై ప్రెషర్ ని సృష్టించాలి ఇప్పుడు ప్రెషర్ ని సృష్టించడం వాస్తవానికి కొంత సమయం పడుతుంది ఎందుకంటే గాలి సిలిండర్ గదిలోకి ప్రవహించవలసి ఉంటుంది మరియు తరువాత తగినంతగా కుదించబడుతుంది కాబట్టి ఆపై సిలిండర్ లోపల ప్రెషర్ పెరుగుతుంది మరియు సిలిండర్ కదులుతుంది కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు సిలిండర్ను త్వరగా తరలించాలనుకుంటే మీకు ఓపెనింగ్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ను తెరిచే విషయంలో కంట్రోల్ సిగ్నల్ ఇవ్వమని చెప్పండి అప్పుడు మీరు గాలిని త్వరగా సరఫరా చేయవచ్చని మీరు కోరుకుంటారు త్వరగా చాలా గాలిని సిలిండర్ చాంబర్ కు సరఫరా చేయవచ్చు తద్వారా త్వరగా ప్రెషర్ పెరుగుతుంది మరియు సిలిండర్ కదలడం మొదలవుతుంది ఇప్పుడు దీనికి చాలా ప్రెషర్ ఉంది ప్రాథమిక సమస్య ఎందుకంటే కంప్రెషర్ పరికరాలు ఇవి ప్రెస్సురైజ్డ్ గాలి యొక్క స్థిరమైన సోర్స్ ని సృష్టించగలవు అయితే పెద్ద మొత్తంలో గాలి యొక్క తక్షణ సరఫరా కంప్రెసర్ నుండి సరఫరా చేయబడదు కాబట్టి ఆ పరిస్థితిలో అక్క్యూమ్లేటర్ అమలులోకి వస్తుంది మరియు అటువంటి పరిస్థితిలో పెద్ద మొత్తంలో గాలి నేరుగా అక్క్యూమ్లేటర్ నుండి రావచ్చు మరియు తరువాత అక్క్యూమ్లేటర్ నెమ్మదిగా కంప్రెసర్ చేత నింపబడుతుంది కాబట్టి ఇది సిస్టమ్ రెస్పాన్స్ ను చాలా మెరుగుపరుస్తుంది కాబట్టి న్యూమాటిక్ కంట్రోల్ సిస్టమ్స్ లో అక్క్యూమ్యులేటర్లు చాలా అవసరం హైడ్రాలిక్ కంట్రోల్స్ లో కంటే న్యూమాటిక్ కంట్రోల్ లో చాలా అవసరం

మనకు డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ మరియు యాక్యుయేటర్ ఉన్నాయి మరియు మనకు సహజంగా కనెక్టింగ్ ట్యూబింగ్ మరియు ఫిల్టర్లు వంటి ఉపకరణాలు అవసరం హైడ్రాలిక్స్ లో మాదిరిగానే ఇక్కడ కూడా వివిధ రకాల కంట్రోల్ డివైసెస్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రెజర్ రెగ్యులేటర్లు వంటి ప్రెజర్ కంట్రోల్ డివైసెస్ ఉన్నాయి మీకు చెక్ వాల్వ్లు ఉన్నాయి ఇవి ప్రవాహాన్ని నియంత్రిస్తాయి ఇది ఒక నిర్దిష్ట డైరెక్షన్ లో ప్రవాహాన్ని అనుమతిస్తుంది మరియు ఇతర డైరెక్షన్ లో ప్రవాహాన్ని అనుమతించదు అప్పుడు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయి అవి ప్రధానంగా కదలిక వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగిస్తారు కాబట్టి కొన్నిసార్లు ఇది మీకు అవసరం ఉదాహరణకు హైడ్రాలిక్స్ విషయంలో మీరు లోడ్ నడుపుతున్నప్పుడు సాధారణంగా మీకు స్లో మోషన్ అవసరం మరియు మీరు లోడ్ లేకుండా తిరిగి వస్తున్నప్పుడు మీకు సమయం ఆదా చేయడానికి వేగంగా కదలిక ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ చాలా వరకు ఉపయోగించబడతాయి అదేవిధంగా మీరు హైడ్రాలిక్స్లో ఉపయోగించే వాటికి సమానంగా ఉంటాయి మీకు వివిధ రకాలు తెలుసు మీకు ఫీడ్బ్యాక్ కంట్రోల్ తర్వాత మీరు ప్రెజర్ స్విచ్లు వంటి వివిధ రకాల ఫీడ్బ్యాక్ ఎలిమెంట్లను కలిగి ఉండవచ్చు ఆపరేటర్ ఆదేశాల కోసం మీరు పుష్బటన్లను కలిగి ఉండవచ్చు మరియు మీకు ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ డివైసెస్ తెలుసు ఎలక్ట్రికల్ సిస్టమ్స్ మరియు హైడ్రాలిక్ సిస్టమ్స్ మధ్య ఇంటర్ఫేసింగ్ కోసం మీకు I టు P కన్వర్టర్లు ఉన్నాయి ఈ చిహ్నాలు హైడ్రాలిక్ లో వాడే వాటికి చాలా పోలి ఉంటాయి కాబట్టి కంప్రెసర్ ఇలా ఉంటుంది త్రిభుజం మాత్రమే హాలో గా ఉందని గమనించండి హైడ్రాలిక్స్ విషయంలో త్రిభుజం సాలిడ్ గా ఉంది ఎందుకంటే ఇది ఆయిల్ కాబట్టి మీకు రిజర్వాయర్ ఉంది మీకు ఫిల్టర్ మోటారు హైడ్రాలిక్ మోటారు ఎలక్ట్రిక్ మోటారు మాదిరిగానే ఉంటుంది లేదా ఇది న్యూమాటిక్ మోటర్ అప్పుడు డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ప్రెషర్ స్విచ్ మరియు ప్రెజర్ గేజ్ న్యూమాటిక్స్ లోని వివిధ పాయింట్లలో ఉపయోగిస్తారు ఫీడ్బ్యాక్ ప్రెషర్ కి ప్రెషర్ విలువలు వాటిని చదవడం సిలిండర్లు కాబట్టి ఈ చిహ్నాలు చాలా సాధారణం మరియు హైడ్రాలిక్స్తో సమానమైన కంప్రెషర్ లను పరిశీలిస్తాము కంప్రెషర్లు సాధారణంగా వాతావరణంలో ఉండే ఇన్లెట్ ప్రెజర్ నుండి గ్యాసెస్ ను కంప్రెస్ చేయడానికి రూపొందించబడిన యంత్రాలు కనుక ఇది వాతావరణం నుండి గాలిని తీసుకుంటుంది దానిని ఫిల్టర్ చేసి ఆపై అధిక ప్రెషర్ కి కంప్రెస్ చేస్తుంది మరియు ఈ యంత్రాంగం సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ ఇక్కడ ప్రతిసారీ ఒక నిర్దిష్ట వాల్యూమ్ గాలి నుండి అధిక ప్రెషర్ కి మార్చబడుతుంది కాబట్టి కంప్రెసర్ యొక్క ప్రతి సైకిల్ లో కదలిక చాలా సైట్ గా ఉంటుంది అది రోటేషనల్ లేదా ట్రాన్సలేషనల్ అయినా కొంత మొత్తంలో గ్యాస్ ను తక్కువ ప్రెషర్ నుండి అధిక ప్రెషర్ గా మారుస్తుంది మరియు ఇతర రకాలు నాన్ పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ మీకు సెంట్రిఫ్యూగల్ రకం తెలుసు ముఖ్యంగా ఫాన్స్ మరియు బ్లోయర్ల రకాలు మీకు తెలుసు ఇవి మీకు పెద్ద పరిమాణంలో గాలి అవసరమైనప్పుడు ఉపయోగించబడతాయి అయితే అధిక ప్రెషర్ వద్ద కాదు కాబట్టి సాధారణంగా అధిక ప్రెషర్ లు పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ రకం కంప్రెషర్లను ఉపయోగిస్తారు మీరు చాలా అధిక ప్రెషర్ ని మార్చాలనుకుంటేఅనగా 600 700 800 1000 PSI అప్పుడు మీరు దీన్ని బహుళ దశల్లో చేయవలసి ఉంటుంది కాబట్టి కంప్రెసర్ వివిధ దశలను కలిగి ఉంటుంది సింగిల్ లేదా బహుళ మరియు అది సరిగ్గా నడపబడాలి కనుక ఇది గాలిని కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఇది ఒక ప్రైమ్ మూవర్ చేత నడపబడాలి మరియు వివిధ రకాల ప్రైమ్ మూవర్స్ సాధ్యమే ప్రైమ్ మూవర్ ఎలక్ట్రిక్ మోటారు లేదా ఐసి ఇంజిన్ కావచ్చు లేదా కొన్ని ప్రదేశాలలో టర్బైన్ కావచ్చు ఇది కంప్రెసర్ తో కలిసి ఉంటుంది అటువంటి టర్బైన్లు మీకు తెలుసు అప్పుడు మీరు కంప్రెసర్ను అమలు చేయడానికి ఆ శక్తిని ఉపయోగించవచ్చు కాబట్టి పాజిటివ్ డిస్ప్లేసెమెంట్ ఉండవచ్చు లినియర్ కదలికను కలిగి ఉంటుంది లేదా సర్కులర్ కదలికను కలిగి ఉంటుంది కాబట్టి మీరు రెసిప్రొకేటింగ్ పిస్టన్ రకాన్ని కలిగి ఉండవచ్చు లేదా మీరు రొటేటింగ్ వేన్ రకాలు లేదా రోటరీ ఇంపెల్లర్ కలిగి ఉండవచ్చు కాబట్టి మీకు రోటేషనల్ నమూనాలు ఉన్నాయి లేదా మీకు ట్రాన్సలేషనల్ నమూనాలు ఉన్నాయి కానీ ప్రతి సందర్భంలో రోటేషనల్ యొక్క ఒక కదలిక చక్రం ఒక నిర్దిష్ట వాల్యూమ్ గాలిని తీసుకొని దానిని నెట్టివేస్తుంది అల్ప ప్రెషర్ ఇన్లెట్ పోర్టుకు తీసుకెళ్ళి దాన్ని అవుట్లెట్ పోర్టులోకి నెట్టివేస్తుంది కాబట్టి రెసిప్రొకేటింగ్ పిస్టన్ రకంలో మీకు పిస్టన్ ఉంది మీకు సిలిండర్ ఉంది మరియు మీకు కొన్ని వాల్వ్స్ ఉన్నాయి మరియు రెండు స్ట్రోకులు ఉన్నాయి కాబట్టి ఒక స్ట్రోక్ను సక్షన్ అని పిలుస్తారు మరియు మరొక స్ట్రోక్ను కంప్రెషన్ అంటారు సక్షన్ స్ట్రోక్లో మీరు సాధారణంగా వాతావరణంలో ఉండే అల్ప ప్రెషర్ వైపు నుండి గాలిని తీసుకుంటున్నారు మరియు కంప్రెషన్ స్ట్రోక్లో మీరు గాలి యొక్క వాల్యూమ్ను అధిక ప్రెషర్ పోర్టు కు నెట్టివేస్తున్నారు మరియు ఈ సకింగ్ మరియు కంప్రెస్సింగ్ వాస్తవానికి వాల్వ్ యొక్క సమితి ద్వారా నిర్దేసించబడుతుంది ఇది సింగిల్ లేదా బహుళ దశలు కూడా కావచ్చు ఇక్కడ ఒక రేఖాచిత్రం ఉంది సాధారణంగా ఇది అల్ప ప్రెషర్ ఇన్లెట్ పోర్ట్ మరియు ఇది అధిక ప్రెషర్ అవుట్లెట్ పోర్ట్ మరియు ఇవి రెండు వాల్వ్స్ ఇది వాస్తవానికి కదలికను నియంత్రిస్తుంది మరియు ఇది ప్రైమ్ మూవర్ తో జతచేయబడుతుంది కాబట్టి ఇది కామ్ ఆపరేటెడ్ మెకానిజం కావచ్చు కాబట్టి సక్షన్ స్ట్రోక్ లో ఈ సిలిండర్ ఇక్కడ చూపిన విధంగా కదులుతుంది మరియు తరువాత ఈ వాల్వ్ తెరవబడుతుంది ఎందుకంటే ప్రెషర్ ఇక్కడ పడిపోతుంది కాబట్టి ఈ వాల్వ్ తెరుచుకుంటుంది మరియు ఇన్లెట్ నుండి గాలి ప్రవహిస్తుంది మరోవైపు ఇది ఖచ్చితంగా కాదు నా ఉద్దేశ్యం ఇది క్రమపద్ధతిలో మాత్రమే చూపబడింది కాబట్టి ఇది సక్షన్ కాబట్టి ఇది ఈ అవుట్లెట్ను మూసివేస్తుంది కాబట్టి అవుట్లెట్ నుండి గాలి పీల్చుకోదు ఇప్పుడు ఇది అత్యల్ప స్థానానికి వచ్చిన తరువాత ఒక నిర్దిష్ట వాల్యూమ్ గాలి లోపల నివసిస్తుంది మరియు ఆ తక్కువ ఇన్లెట్ ప్రెషర్ వద్ద ఆ తరువాత ఈ ప్రత్యామ్నాయ కదలిక ఈ సిలిండర్ పైకి వెళ్లడం ప్రారంభమవుతుంది అది పైకి వెళ్ళడం ప్రారంభించిన క్షణం ఇక్కడ అధిక ప్రెషర్ ని సృష్టిస్తుంది ఇది వాస్తవానికి ఇక్కడ గాలిని కంప్రెస్ చేస్తుంది కాబట్టి ఈ వాల్వ్ ఇప్పుడు అదమబడినప్పుడు అది మూసివేయబడుతుంది అయితే ఈ వాల్వ్ కూడా పైకి వెళ్తుంది మరియు అది తెరుచుకుంటుంది కాబట్టి ఆ సమయంలో ఈ మార్గం ద్వారా గాలి బయటకు ప్రవహిస్తుంది మరియు ఇది జరుగుతోంది కాబట్టి ప్రతి స్ట్రోక్ అల్ప ప్రెషర్ వాతావరణ వైపు గాలిని పీల్చుకుంటుంది మరియు ఇది గాలిని తిరిగి అధిక ప్రెషర్ అవుట్లెట్ లోకి నెట్టివేస్తుంది ఇది రెసిప్రొకేటింగ్ టైప్ కంప్రెసర్ మెకానిజం రోటరీ కంప్రెషర్ల కొరకు మీకు వేన్ రకం తెలుసు ఇక్కడ మేము హైడ్రాలిక్స్ విషయంలో కూడా చూసినట్లుగా మేము వేన్ టైప్ పంపులను చూశాము ఇక్కడ ఒక క్యావిటీ లోపల ఉన్న వేన్ యొక్క రోటేషనల్ మోషన్ వేన్ లు కదిలినప్పుడు గాలి ఇన్లెట్ నుండి పీలుస్తుంది మరియు ఆ గాలి తిరిగి హై ప్రెషర్ వద్ద అవుట్లెట్ కు బదిలీ చేయబడుతుంది